1ప్రూనింగ్ ది ఓపెన్ 2క్లోస్డ్ లిస్ట్స్ స్పేస్ సేవింగ్ వెర్షన్ అఫ్ A ఈ రోజు మనం మొదట ప్రూనింగ్ క్లోజ్డ్ లిస్ట్ చూడాలనుకుంటున్నాము రీకాప్ చేయడానికి మీరు ఒక హ్యూరిస్టిక్ ఫంక్షన్తో పని చేస్తున్నారని అనుకోండి ఇది మోనోటోన్ ప్రమాణాలను లేదా స్థిరత్వ ప్రమాణాల ను సంతృప్తిపరుస్తుంది మేము రెండు విషయాల గురించి ఆందోళన చెందుతున్నాము ఒకటి ఒక సంఘం ఇప్పుడు దానిని శోధించడం వెనక్కి పోకుండా ఆపివేస్తుంది దీని అర్థం ప్రాథమికంగా సెర్చ్ ఫ్రాంటియర్ సెర్చ్ పీస్లోకి నెట్టివేయబడిందని ఊహించండి ఓపెన్ నోడ్ సెర్చ్ పీస్ లోపల నుండి తిరిగి రాకూడదు ముఖ్యంగా ఇది మొదటి లక్ష్యం మరియు రెండవ లక్ష్యం మార్గాన్ని పునర్నిర్మించడం కాబట్టి మొదటి లక్ష్యం గురించి మొదట ఆలోచించనివ్వండి మీరు సేర్చ్ ను వెనుకకు వెళ్ళకుండా ఎలా ఆపవచ్చు 2000 లో లేదా కొంతకాలంగా దీనిపై పనిచేస్తున్నపాత స్నేహితుడు కొరోర్ మరియు అతని విద్యార్థి జాంగ్ వారు జీతం మొత్తాన్ని రూపొందిస్తారు నేను కొద్దిసేపట్లో పేరు పెడతాను ఇది క్రింది విధంగా పని చేస్తుంది మరియు మీకు ఈ నోడ్ x ఉందని ఊహించండి మరియు మీరు దాని చైల్డ్ లను ఉత్పత్తి చేస్తారు మనం ముందున్న చైల్డ్ లను మాత్రమే చూద్దాం మేము ఇక్కడ సెర్చ్ సరిహద్దును విస్తరిస్తున్నామని చెప్పుకుందాం మరియు మనం వారిని a b c అని పిలుద్దాం ఇప్పుడు కోర్ఫ్ మరియు జాంగ్ సూచించినది ఏమిటంటే మీరు ఈ నోడ్లతో పాటు నిల్వ చేయండి ఇది తెరిచి ఉంది ఇది కొత్త ఓపెన్ మాత్రమే ప్రతి నోడ్తో దాని పేరెంట్ లిస్ట్ ను నిల్వ చేయండి ఉదాహరణకు మేము ఇక్కడ x ని b తో నిల్వ చేస్తాము అలాగే x ని c తో నిల్వ చేస్తాము అలాగే x ని నిల్వ చేస్తాము మీ ఆలోచన ఏమిటి నా ఆలోచన ఏమిటంటే ఈ లిస్ట్ తప్పనిసరిగా ఒక రకమైన లిస్ట్ ను రూపొందిస్తుంది దీని అర్థం మేము విస్తరణ కోసం a లేదా b లేదా c ని ఎంచుకున్నప్పుడు మనం ఈ లిస్ట్ లో లిస్ట్ చేసిన చైల్డ్ లను ఇక్కడ జనరేట్ చేయము సెర్చ్ ను ముందుకు దిశల్లోకి ముందుకు తీసుకెళ్లడానికి ఇది చాలా సులభమైన విధానం ఇప్పుడు ఉదాహరణకు x కి సంబంధించిన y ఇక్కడ ఉన్నట్లయితే మరియు ఈ y కూడా ఈ c మరియు b కి కనెక్ట్ అయ్యిందని చెప్పండి y విస్తరించినప్పుడు ఈ b వద్ద x అనేది xy అవుతుంది ఈ b వద్ద x అనేది కూడా xy అవుతుంది ప్రతి ఓపెన్ నోడ్తో మేము ఉత్పత్తి చేయని నోడ్ల లిస్ట్ ను నిర్వహిస్తాము ఆ నోడ్ ఉన్నప్పుడు మూవ్జెన్ తప్పనిసరిగా ఆ నోడ్తో పిలువబడుతుంది ఇది తప్పనిసరిగా ప్రతి నోడ్తో డబుల్ లిస్ట్ ఉంటుంది ఈ సాధారణ యంత్రాంగంతో అది ప్రభావం చూపుతుందని మనం చూడవచ్చు మీరు దీని గురించి ఆలోచిస్తే శోధించేటప్పుడు ప్రతి అంచు ఒక్కసారి మాత్రమే మళ్ళించబడుతుంది ఈ అంచు x నుండి a వరకు మాత్రమే ఈ దిశలో లేదా ఇతర మాటలలో చెప్పాలంటే బ్యాక్ పాయింటర్ a ఈ దిశలో మాత్రమే ఉంచబడు తుంది x ఎన్నటికీ a యొక్క చైల్డ్ కాలేడు x ఎన్నటికీ b కి చైల్డ్ కాలేడు x ఎన్నటికీ c కి చైల్డ్ కాలేడు నోడ్ a ఉత్పత్తి చేయబడినప్పుడు కొన్ని కొత్త నోడ్లు ఉత్పత్తి చేయబడతాయి అవి b కూడా కావచ్చు కానీ x ఉత్పత్తి చేయబడదు నోడ్ a చైల్డ్ లు ఈ నోడ్స్ సెర్చ్ తిరిగి లీక్ కాకుండా ఆపడానికి ఇది ఒక విధానం అంటే ఈ మూలం ఇక్కడ ఎక్కడో ఉందని చెప్పండి మరియు సెర్చ్ ఫ్రాంటియర్ విస్తరిస్తోంది మేము a యొక్క చైల్డ్ లను జనరేట్ చేసినప్పుడు మనం b ని రూపొందిస్తే a జనరేట్ చేయబడదు కానీ b యొక్క మరికొన్ని చైల్డ్ లు ఉత్పత్తి చేయబడతారు మరియు సెర్చ్ మాత్రమే ముందుకు వెళ్తుంది లూప్లలోకి ప్రవేశించే ఒక పని ఏ నోడ్లు జనరేట్ చేయకూడదనే అదనపు సమాచారంతో ఓపెన్ లిస్ట్లోని నోడ్లను సవరించడం ద్వారా జాగ్రత్త తీసుకోబడుతుంది కొంచెం తరువాత 3 లేదా 4 సంవత్సరాల తరువాత హాన్సెన్ సూపర్వైజర్తో కలిసి పనిచేస్తున్న మరో చైనీస్ విద్యార్థి జౌ వేరే అల్గోరిథంను రూపొందించారు దీనిలో వారు తిరిగి లీక్ అవ్వకుండా శోధించడానికి కొద్దిగా భిన్నమైన యంత్రాంగాన్ని కలిగి ఉన్నారు ఈ యంత్రాంగం ఎల్లప్పుడూ దానిని అనుసరిస్తుంది మూసివేయబడిన సెట్ 2 సెట్లుగా విభజించబడింది ఒకటి కెర్నల్ అని పిలువబడుతుంది మరియు మరొకటి సరిహద్దుగా పిలువబడుతుంది కెర్నల్ మరియు సరిహద్దుల మధ్య తేడాను గుర్తించే మార్గం ఏమిటంటే దీనికి ఓపెన్లో చైల్డ్ లు లేరు ఇది దీనికి తిరస్కరణ అంటే ఇది కనీసం ఒక చైల్డ్ ను కలిగి ఉంది ఇది తప్పనిసరిగా క్లోస్డ్ లిస్ట్ నేను క్లోజ్ లిస్ట్ గీయాలను కుంటే ఇది స్టార్ట్ నోడ్ అయితే దీని లోపల ఉన్నవన్నీ క్లోజ్ లిస్ట్లో ఉంటాయి మరియు ఈ ఫ్రాంటియర్లోని ప్రతిదీ ఓపెన్ అవుతుంది ఈ నోడ్లు ఈ రంగులో గీసినవి సరిహద్దు నోడ్లు ఇవి కనీసం ఒక ఓపెన్ చైల్డ్ ను మరియు అన్ని ఇతర నోడ్లను కలిగి ఉంటాయి క్లోస్డ్ చైల్డ్ లను కలిగి ఉన్న సంఖ్యలను కెర్నల్గా గీయండి వారు క్లోజ్డ్ మరియు ఓపెన్ మధ్య తేడాను గుర్తించారు మరియు ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే మీరు ఓపెన్ చైల్డ్ లను జనరేట్ చేసినప్పుడు మీరు సరిహద్దును మాత్రమే చూడాలి మరియు క్లోజ్ చేయబడిన పాత ఫంక్షన్కి సరిహద్దును చూడాలి ఒక చైల్డ్ సరిహద్దులో ఉన్నట్లయితే మీరు దానిని ఉత్పత్తి చేయరు లేకుంటే మీరు దానిని ఉత్పత్తి చేస్తారు ఇది సెర్చ్ను ఫార్వర్డ్ దిశలో పంపే అదే ఫంక్షన్ను కలిగి ఉంది కాబట్టి ఈ సరిహద్దు లేయర్ లో నోడ్ల ఇంటర్మీడియట్ లేయర్ బౌండరీ లేయర్ ఉంటుంది మరియు ప్రాథమికంగా సెర్చ్ తిరిగి రాకుండా ఆగిపోతుంది ఇప్పుడు క్లోజ్డ్ యొక్క రెండవ ఫంక్షన్ను పరిష్కరిద్దాం అంటే మార్గాన్ని పునర్నిర్మించడం వలన ఇది ప్రారంభం నుండి లక్ష్యం వరకు మార్గాన్ని పునర్నిర్మించడానికి అనుమతిస్తుంది కోర్ఫ్ మరియు జాంగ్ దీన్ని ఎలా నిర్వహిస్తారు ఇది స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను సెర్చ్ ను ముందుకు నడిపించే విధానం మాత్రమే ఇది మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఎందుకంటే ఈ సందర్భంలో సవరించడం ద్వారా జాగ్రత్త తీసుకునే లూపింగ్ లేదు ఓపెన్ లిస్ట్ క్లోజ్ చేయని విజయాలను మాత్రమే అనుమతిస్తుంది ఈ సందర్భం లో ఇది వాస్తవానికి కత్తిరించిన క్లోజ్డ్ లిస్ట్ ను నిల్వ చేస్తుంది ఈ కెర్నల్ తప్పనిసరిగా నిల్వ చేయబడదని వారు చూస్తారు కానీ సరిహద్దు నిల్వ చేయబడాలి మరియు సరిహద్దు మూసివేసిన అంచు మాత్రమే అవుతుంది అందువల్ల మీరు వాటిని మాత్రమే నిల్వ చేస్తే మీరు సెర్చ్ తిరిగి రాకుండా ఆపవచ్చు ఇప్పుడు మార్గాన్ని ఎలా పునర్నిర్మించాలో ఇతర సమస్యను చూద్దాం కోర్ఫ్ మరియు జాంగ్ యొక్క అల్గోరిథం వాస్తవానికి బహిరంగ లిస్ట్ ను మాత్రమే నిర్వహిస్తుంది ఇది క్లోస్డ్ లిస్ట్ ను తప్పనిసరిగా నిర్వహించదు సెర్చ్ స్థలాన్ని సృష్టించే అల్గోరిథం ఇలాంటిది నా దగ్గర ఈ ప్రారంభ లిస్ట్ ఉంది మరియు నాకు ఈ బహిరంగ లిస్ట్ ఉంది నాకు ఇక్కడ గోల్ నోడ్ ఉంది అది నా దగ్గర ఉన్నది మాత్రమే ఈ నోడ్లు సవరించబడ్డాయని గమనించండి అవి నేను ఏ నోడ్లను జనరేట్ చేయకూడదనే సమాచారాన్ని నిల్వ చేస్తాయి ప్రాథమికంగా ఇది ప్రతి నోడ్కు కొంత అదనపు సమాచారాన్ని కలిగి ఉంటుంది చిన్నచైల్డ్ లుగా రూపొందించబడే కొన్ని నోడ్ల లిస్ట్ ఉంటుంది ఇప్పుడు మూసివేయడానికి బదులుగా అవి నోడ్స్ లేయర్ ను నిర్వహిస్తాయి సుమారుగా ఇలా ఉండే నోడ్స్ యొక్క మరొక లేయర్ మరియు దీనిని రిలే లేయర్ అంటారు మరియు రిలే లేయర్ అనేది నోడ్ల లిస్ట్ ఈసారి ఈ సంఖ్యలతో రిలే గీయండి మరియు మేము దానిని రిలే నోడ్ల కోసం మాత్రమే ఉంచుతాము మరియు ప్రతి నోడ్ ఓపెన్లో ఉంచుతాము స్టార్ పేరెంట్ పాయింటర్ను నిర్వహిస్తుందని గుర్తుంచుకోండి దీనిలో ప్రతి నోడ్లో ఒక పేరెంట్ ఉంటుంది దాని చుట్టూ మనం మంచి మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు మేము ఏమైనప్పటికీ మెరుగైన మార్గాన్ని కనుగొనలేమని చెబుతున్నాము దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ మేము ఇంకా లక్ష్యం కనుగొన్నప్పుడు మార్గాన్ని పునర్నిర్మించడానికి అనుమతించడమే మాతృ పాయింటర్ మా కోసం చేసిన పని జాంగ్ మరియు కోర్ఫ్ ద్వారా ఈ అల్గోరిథంలో ఓపెన్లోని ప్రతి నోడ్ రిలే లేయర్లో ఉన్న పూర్వీకుడిని సంపాదించడానికి పాయింటర్ను నిర్వహిస్తుంది ప్రతి నోడ్ రిలే లేయర్ లో ఒక పూర్వీకుడిని కలిగి ఉంటుంది కనుక ఇది క్లోజ్ని పూర్తిగా కత్తిరించడం కాదు అది క్లోజ్ని మరొక లేయర్తో భర్తీ చేస్తోంది ఇది తప్పనిసరిగా రిలే లేయర్ ఇది మిగతా అన్నిటిని కత్తిరించబడుతుంది ఇప్పుడు అది చేయడానికి ప్రయత్ని స్తున్నది ఏమిటంటే రిలే లేయర్ సుమారుగా హాఫ్ వే మార్క్ వద్ద ఉంది నేను ఇక్కడ సగం మార్గం గుర్తును వ్రాస్తాను కాబట్టి నేను ఇక్కడ వివరాలను వ్రాయడం లేదు మేము పేపర్లకు పాయింటర్లను ఇస్తాము అలాగే మీరు నా పుస్తకాన్ని సూచించవచ్చు మరియు నేను మొదట అల్గోరిథం గురించి వివరించాను సేర్చ్ ప్రారంభించినప్పుడు మీరు ఏ పాయింటర్ను నిర్వహించరు లేదా మీరు అలంకారికంగా చెప్పగలరు మీరు సోర్స్ నోడ్కు పాయింటర్ను తప్పనిసరిగా పూర్వీకుల బిందువుగా ఉంచుతారు ఇది నిజంగా అవసరం లేదని తెలుసు కానీ ఏదో ఒక సమయంలో ఇచ్చిన నోడ్ ప్రారంభం నుండి లక్ష్యం వరకు గుర్తించబడిన సగం మార్గంలో ఉందని నిర్ణయిస్తుంది నేను ఈ నోడ్ను రిలే లేయర్కు చేస్తానని ఇది చెప్పింది మొదటి ప్రశ్న రిలే నోడ్ మొదటి ప్రశ్న ఏమిటంటే నోడ్ సగం మార్క్ మార్క్లో ఉందని మీరు ఎలా నిర్ణయిస్తారు అది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు సుమారుగా హాఫ్ వే మార్క్ వద్ద మీరు దాని విలువలను చూస్తారు f విలువ g మరియు h వద్ద హాఫ్ వే మార్క్ వద్ద ఏమి జరుగుతుందో చూడండి నేను g ఇంచుమించుగా h కి సమానమని చెబుతాను మీ ఫంక్షన్ బాగుంటే ఫంక్షన్ చాలా సంప్రదాయబద్ధంగా ఉంటే నాకు సమానంగా ఉంటుంది అప్పుడు అది రిలే లేయర్ని సెటప్ చేయడం ముగించబడుతుంది బహుశా మీరు ఒక కారకం లేదా ఏదైనా కలిగి ఉండవచ్చు కానీ ఆ వివరాలను తప్పనిసరిగా పొందలేము ఇది అల్గోరిథం ఎలా పనిచేస్తుందో అది ఒక సరిహద్దును నిర్వహిస్తుంది అది ఒక సెర్చ్ సరిహద్దు లేదా ఓపెన్ లిస్ట్ ను నిర్వహిస్తుంది మరియు సెర్చ్ లో ఒక నిర్దిష్ట పాయింట్ తర్వాత అది లేయర్ రిలే లేయర్ ను నిర్వహిస్తుంది ప్రారంభంలో ఓపెన్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్న సగం మార్కును దాటినప్పుడు మాత్రమే రిలే అవసరం లేదని మీరు ఊహించవచ్చు ఇది రిలే లేయర్ని నిర్మించడం ప్రారంభిస్తుంది మరియు తర్వాత అది తప్పనిసరిగా ముందుకు నెడుతుంది కనుక ఇది ప్రాథమిక సెర్చ్ అల్గోరిథం మూసివేయబడదు మీరు దానిని ఊహించవచ్చు ఈ నోడ్ యొక్క చైల్డ్ ఈ రెండు నోడ్లలోకి విస్తరించినప్పుడు ఇది తొలగించ బడుతుంది ఈ నోడ్ తొలగించబడుతుంది మరియు పేరెంట్ పాయింటర్ తప్పనిసరిగా దీనిని సూచించబడుతుంది అది తన చైల్డ్ లకు పాయింటర్ని అందిస్తుంది ఏదో ఒక సమయంలో గోల్ నోడ్ తప్పనిసరిగా ఎంపిక చేయబడుతుంది మరియు గోల్ ఇక్కడ రిలే నోడ్కు పాయింటర్ ఉంటుంది మీరు ఆ లక్ష్యాన్ని ఎంచు కున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అయ్యే ఖర్చు ఏమిటో మీకు తెలుస్తుంది మరియు లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన ఖర్చు మీకు తెలుసు ఎందుకంటే దాని g విలువ మీకు తెలుసు ఎందుకంటే A సరైన మార్గాన్ని కనుగొంటుందని మాకు చూపబడింది మీరు గోల్ నోడ్ని ఎంచుకున్నప్పుడు మీరు లక్ష్యానికి సరైన మార్గం యొక్క కారణం మీకు తెలుస్తుంది కానీ ఆ మార్గం మాత్రమే మీకు తెలుసు ఒక రిలే నోడ్ ఉంది దానిని r అని పిలుద్దాం ఇది మార్గంలో ఉన్న గోల్ నోడ్ యొక్క పూర్వీకుడు మరియు ఇది గోల్ నోడ్ యొక్క పూర్వీకుడు ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మీకు మొత్తం మార్గం కావాలి ప్రారంభ నోడ్ నుండి గోల్ నోడ్కి తీసుకెళ్లే అన్ని నోడ్లు మీకు కావాలి మాకు 1 ఉంది మీరు ఇక్కడి నుండి ఢిల్లీకి వెళుతుంటే భోపాల్ ఒక రిలే నోడ్ లేదా అలాంటిదేదో దూరం అంటే నాకు తెలియదు అని ఎవరో చెప్పినట్లు ఉంది మీరు భోపాల్కు వెళ్లాలి తర్వాత మీరు ఢిల్లీకి వెళ్లండి మరియు మీకు సరైన మార్గం లభిస్తుంది అని చూద్దాం మొదట ఈ అల్గోరిథం పేరును డిసిఎఫ్ఎస్ అని పిలుద్దాం విస్తరణ సరిహద్దు సేర్చ్ ను విభజించి జయించగలదు ఇది మీరు మార్గాన్ని ఎలా పునర్నిర్మించాలో మీకు క్లూ ఇస్తుంది మార్గాన్ని పునర్నిర్మించడానికి సరిహద్దు సెర్చ్ ను విభజించడానికి మరియు జయించడానికి మీరు రెండు పునరావృత కాల్లను చేస్తారు మొదటి కాల్ S నుండి R కి వెళుతుంది మరియు రెండవ కాల్ R నుండి మీకు రెండు పునరావృత కాల్లు చేస్తుంది మరియు అది మీకు ఏమి ఇస్తుంది అది మీకు ఎక్కడో ఇక్కడ మరియు ఇక్కడ ఎక్కడో మరో రెండు నోడ్లను ఇస్తుంది అప్పుడు మీరు ఇక్కడ నుండి ఇక్కడికి మరియు ఇక్కడ నుండి ఇక్కడకు నాలుగు పునరావృత కాల్లు చేస్తారు ఇవన్నీ మరియు సమస్య అంచుగా మారే వరకు మీరు దీన్ని చేస్తూ ఉండండి తదుపరి నోడ్ కేవలం మొదటి నోడ్ యొక్క చైల్డ్ మీరు పునరావృతంగా ముగిసినప్పుడు ఒక బేస్ క్లాజ్ మీరు మీ మొదటి మెమరీ అవసరాలన్నింటినీ పూర్తి చేసి సరిహద్దు సెర్చ్ ను విభజించడానికి మరియు జయించడానికి మొదటి కాల్ చేసిన తర్వాత మీరు దాన్ని పరిష్కరించిన తర్వాత గుర్తుంచుకోండి మీకు తెలిసినదంతా ఒక స్టార్ట్ నోడ్ ఉంది అక్కడ ఒక రిలే నోడ్ ఉంది మరియు ఒక గోల్ నోడ్ ఉంది ఆపై మీరు ఒక చిన్న సమస్య లేదా దాదాపు సగం సైజుతో సరికొత్త కాల్ చేస్తే ఇది g సుమారు సమానంగా ఉంటుంది h కు లేకపోతే ఒక అసమాన సంఖ్యలో సైజు ఉండవచ్చు అంటే మీరు ఊహించ గలిగినట్లుగా ఇది ఒక బ్యాలెన్స్ బైనరీ సెర్చ్ ట్రీ కంటే అసమతుల్య బైనరీ సెర్చ్ ట్రీతో పని చేయడం లాంటిది మీరు ఒకటిన్నర మరియు అంతకంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు మిగిలిన సగం లో మీరు దానిని సగానికి సగం విభజించగలిగినంత వరకు మీరు పనిని సగానికి సగం విభజించి అలాగే చేస్తూనే ఉంటారు చివరికి మీరు పూర్తి మార్గాన్ని పునర్నిర్మించారు అందుకే ఈ పేరు విభజించబడింది మరియు సరిహద్దు సెర్చ్ ను జయించింది అల్గోరిథం యొక్క స్పేస్ ఆవశ్యకత ఓపెన్ లిస్ట్ లేదా ఫ్రాంటియర్ మరియు రిలే లేయర్ని నిర్వహించడం మాత్రమే మరియు అది తప్పనిసరిగా చేయాల్సిందల్లా మేము చాలా క్లోస్డ్ లిస్ట్ నుండి విసిరివేయ బడ్డాము మరియు సీక్వెన్స్ అలైన్మెంట్ సమస్యల గురించి మేము చర్చించిన సమస్యలలో ఇది దగ్గరగా ఉంది ఇది వేగంగా జరుగుతోంది ఓపెన్ మాత్రమే సరళంగా క్లోజ్ అవుతోంది అనేది సమస్య పరిమాణం యొక్క చతురస్రంగా ఉంటుంది దీని సంక్లిష్టత ఏమిటి ప్రధాన సంక్లిష్టత d తో పరిష్కరించడానికి లోతు యొక్క అసలు సమస్య పరిమాణమైతే అది ఏమైనా అరుదుగా ఫంక్షన్పై ఆధారపడి ఉంటుందని మీరు చెప్పవచ్చు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సాధారణమైనది మరియు మీరు చేస్తున్న అదనపు పని 2 Td2 4Td4 మరియు మీరు లోతు 1 ఈ చిన్న సమస్యను పరిష్కరించే వరకు 1 కొంత విలువ xT మార్గాన్ని పునర్నిర్మించడానికి అన్ని అదనపు పని జరుగుతుంది అదనపు పని ఎంత మీరు దీనిని పరిష్కరించవచ్చు ఇది log2 ద్వారా గుణిస్తే T యొక్క సంక్లిష్టత యొక్క లోతు నుండి గుణించాలి T ప్రకృతిలో ఘాతాంకంగా ఉండాలంటే d ఉండాలి అప్పుడు ఇది d 6 అవుతుంది మీరు పొడవు మార్గాన్ని కనుగొంటే తప్పనిసరిగా మీరు రెట్లు అదనపు పని చేస్తున్నారు మార్గం పొడవు 50 అయితే మార్గాన్ని పునర్నిర్మించడానికి మీకు 50 రెట్లు అదనపు పని ఉంటుంది అయితే ఈ ప్రక్రియలో మీరు స్థలం ఆదా చేస్తున్నారు జౌ మరియు హాన్సెన్ ఏమి చేస్తారో చూద్దాం వారు చెప్పేది ఏమిటంటే సమస్యను సగానికి ఎందుకు విచ్ఛిన్నం చేస్తాం సమస్యను సగానికి విభజించడానికి హేతుబద్ధమైనది ఏమిటి వాస్తవానికి మీరు దానిని సగానికి విభజించినట్లయితే ఈ సంక్లిష్టతను ఉపయోగించి దాన్ని పరిష్కరించవచ్చని తెలుసుకోవచ్చని విభజించి జయించే వ్యూహం చెబుతుందని మాకు తెలుసు మెమరీ స్పేస్ పెరుగుతున్న ఈ యుగంలో మీరు తప్పనిసరిగా మెమరీ అయిపోతున్నట్లయితే మాత్రమే మీరు క్లోజ్డ్ ఈ ప్రూనింగ్ చేయాలని వారు అంటున్నారు ఈ అల్గోరిథంను SMGS అని పిలుస్తారు మరియు ఇది స్మార్ట్ మెమరీ గ్రాఫ్ సెర్చ్ కు విస్తరిస్తుంది జౌ మరియు హాన్సెన్ ఏమి చెబుతారు మీరు కత్తిరించడం లేదా ఏదో గురించి చింతించకండి ఒక స్టార్ లాగా మీరు నేర్చుకోండి మీ అల్గోరిథం ఎంత మెమరీని ట్రాక్ చేస్తుంది ఏదో ఒకవిధంగా ఉపయోగిస్తోంది మరియు ఏదో ఒక సమయంలో మీకు జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని మీరు గ్రహించగలిగితే మీరు తప్పనిసరిగా కత్తిరించండి మీరు ఏమి కత్తిరిస్తారు కెర్నల్ను మీరు సరిహద్దుగా ఉంచుతారు ఎందుకంటే మీకు ఇది అవసరం నిజానికి మీరు అదే సమయంలో కెర్నల్ను కత్తిరించినప్పుడు మీరు దీనిని రిలేగా మారుస్తారు ప్రారంభంలో ఈ అల్గోరిథం ఈ లేయర్ సరిహద్దు లేయర్ మరియు ఓపెన్ లేయర్ మెడ నుండి మెడ వరకు పనిచేస్తుంది ఓపెన్ లేయర్ ముందుకు కదులుతోంది సరిహద్దు లేయర్ ఏదో ఒక సమయంలో దానిని అనుసరిస్తుంది ఇది పరిస్థితి అని చెప్పండి ఇది సరిహద్దు లేయర్ మరియు ఇది బహిరంగ లేయర్ బయట ఒకటి సరిహద్దు లేయర్ మరియు లోపలిది క్షమించండి వెలుపలి భాగం బహిరంగ లేయర్ మరియు లోపలి భాగం సరిహద్దు లేయర్ మరియు సరిహద్దు లేయర్ లోపల ఏవైనా కెర్నల్ మూసివేయబడతాయి మీ మెమరీ అయిపోతోందని మీ కౌంటర్ చెబుతుంది మీరు మొత్తం మూసివేసిన వాటిని కత్తిరించి దీన్ని రిలే లేయర్గా మార్చండి మరియు మునుపటిలాగా సెర్చ్ పురోగమిస్తుంది కనుక ఇది ఇక్కడ పోయిందని చెప్పండి ఇది తప్పనిసరిగా అనుసరించే మరొక సరిహద్దు లేయర్ ను కలిగి ఉంది అన్ని పాయింట్ల వద్ద సరిహద్దు లేయర్ ఈ సెర్చ్ సరిహద్దును అనుసరిస్తుంది ఎందుకంటే దీనికి సెర్చ్ తిరిగి లీక్ కాకుండా చూసుకోవాలి మీరు ఓపెన్ చైల్డ్ లను సృష్టించిన ప్రతిసారీ మీరు సరిహద్దు లేయర్ ను తనిఖీ చేస్తారు వారు చైల్డ్ లు లేదా కాకపోతే ఈ వక్రరేఖ మరియు ఈ వక్రరేఖ మధ్య ఉన్న ప్రాంతం మీరు తప్పనిసరిగా కత్తిరించని కెర్నల్ అప్పుడు మరలా ఎవరో మీకు జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని చెబుతారు కాబట్టి మీరు దీన్ని మరొక లేయర్ లో కప్పిపుచ్చు కుంటారు కాబట్టి దీనిని స్మార్ట్ మెమరీ అని పిలుస్తారు ఎందుకంటే అది ఎంత మెమరీని ఉపయోగిస్తుందో మరియు అది తప్పనిసరిగా మెమరీ అయిపోతుందో లేదో తెలుసుకుంటుంది సరిహద్దు సెర్చ్ ను విభజించడం మరియు జయించడం వలె కాకుండా ఇది ఒక రిలే లేయర్ ను సగం మార్కు మార్కుతో పాటు నిర్వహిస్తుంది స్మార్ట్ మెమరీ గ్రాఫ్ సెర్చ్ అవసరమైనంత లేయర్ లను నిర్వహిస్తుంది అది 0 కావచ్చు 1 కావచ్చు 2 కావచ్చు 4 కావచ్చు సమస్య ఎంత పెద్దదో మరియు మీకు ఎంత మెమరీ అందుబాటులో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది ఏదో ఒక సమయంలో అది లక్ష్యాన్ని కనుగొన్నప్పుడు అది కొన్ని రిలే లేయర్ వరకు కొంత మార్గాన్ని కలిగి ఉంటుంది దీనిని వారు డ్న్సె పాత్ అని పిలుస్తారు మరియు ఈ లేయర్ నుండి మరొక లేయర్ వరకు మీరు వ్యాయామం చేయగల యంత్రాంగం ద్వారా అది పూర్వీకుల పాయింటర్ల శ్రేణిని కలిగి ఉంటుంది వారు దానిని స్పార్స్ పాత్ అని పిలుస్తారు విభజన మరియు పరిమితి పరిభాషలో పరిమితి సెర్చ్ 2 అరుదైన మార్గాలను కలిగి ఉంది మీరు చాలా పెద్ద సమస్యను పరిష్కరిస్తుంటే స్మార్ట్ మెమరీ గ్రాఫ్ సెర్చ్లో 1 మొదలు నుండి రిలే వరకు మరియు 1 రిలే గోల్కి మీకు పెద్ద చిన్న మార్గం ఉండవచ్చు వాటిలో ప్రతిదాన్ని పరిష్కరించడానికి మీరు అనేక పునరావృత కాల్లను చేయాలి మీ చుట్టూ మొదటిసారి 5 రిలే లేయర్లు చేసే సందర్భం ఉండవచ్చు ప్రారంభం నుండి 1 1 నుండి 2 2 నుండి 3 3 నుండి 4 మరియు 4 నుండి 5 వరకు మీరు 5 పునరావృత కాల్లు చేస్తారు కానీ ప్రతి పునరావృత కాల్లకు ఇది సాధ్యమే ఎందుకంటే ఇది స్మార్ట్ అల్గోరిథం మీరు మరెన్నో పునరావృత కాల్లు చేయకపోవచ్చు ఎందుకంటే ఈ మెమరీ తప్పనిసరిగా తట్టుకోగలదానికి ఇది దగ్గరగా ఉందని మీరు ఊహించవచ్చు ఇది దీని నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఆ కోణంలో అది ఎంత మెమరీని ఉపయోగించగలదో దాని గురించి తెలుసు మరియు అది మెమరీ అయిపోయి నప్పుడు మాత్రమే కెర్నల్ను కత్తిరిస్తుంది ప్రూనింగ్ కెర్నల్ మార్గాన్ని పునర్నిర్మించడానికి ఈ ఖర్చును భరిస్తుందని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఈ నోడ్లన్నింటినీ విసిరిన తర్వాత మీరు ఈ మార్గాన్ని పునర్నిర్మించడానికి ఈ పునరావృత కాల్లన్నీ చేయాలి ఈ మార్గాన్ని పునర్నిర్మించడానికి మీరు పునరావృత కాల్లు చేయాలి కానీ ఇక్కడ మీరు విసిరివేయబడలేదు మీరు బ్యాక్ పాయింటర్లను అనుసరించాలి మరియు మీరు అక్కడ నుండి మార్గాన్ని పొందవచ్చు ఎంత మెమరీ అందుబాటులో ఉందనే దానిపై ఆధారపడి ఇది ఇప్పుడు ఒక మోడ్ స్మార్ట్గా ప్రవర్తిస్తుంది క్లోస్డ్ లిస్ట్ ను ఎలా కత్తిరించాలో చూద్దాం వాస్తవానికి ఈ రెండు సమూహాలను మళ్లీ మళ్లీ తీసుకువెళ్లారు ఒకరు క్లోస్డ్ లిస్ట్ ను ఎలా కత్తిరిస్తారు జౌ మరియు హాన్సెన్ చూపించినది మరియు ఇది దాదాపు 2004 లో ఉంది కాబట్టి చూడడంతో పోలిస్తే ఇది అంత వెనుకకు రాదు వారు కొన్ని అల్గోరిథం ఇచ్చారు ఇది ఆసక్తికరమైన పేరులా అనిపిస్తుంది కానీ వారు ఏమి చేస్తున్నారో మీరు చూడవచ్చు బ్రేడ్త్ మొదటి హ్యూరిస్టిక్ సెర్చ్ ఇది పరంగా వైరుధ్యం లాగా ఉంది బ్రేడ్త్ మొదటి సెర్చ్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన మరియు మేము ఓపెన్ ప్రూనింగ్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు చాలా అల్గోరిథంలు ఓపెన్ లిస్ట్ రిలేను ఖర్చుపై కొంత పైబడి పొందడానికి కత్తిరించాయి సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తున్న సమస్యపై U పైభాగాన్ని లెక్కించండి పరిష్కారాన్ని పరిష్కరించడానికి అయ్యే ఖర్చు తప్పనిసరిగా సాధ్యమయ్యే గరిష్ట విలువ మీరు ఎగువ పరిమితిని ఎలా లెక్కిస్తారు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించడానికి కొంత సిద్ధంగా ఉన్న అల్గోరిథం ఉపయోగించడం ఒక మార్గం మీరు చాలా మందపాటి పుంజం ఆధారిత బీమ్ సెర్చ్ చేయండి మరియు ఆశాజనక మీకు కొంత పరిష్కారం లభిస్తుంది అది సరైనది కాకపోవచ్చు కానీ అది అప్పర్ బౌండ్ ఇస్తుంది మీకు ఒక పరిష్కారం తెలిస్తే మరియు పరిష్కారాన్ని అప్పర్ బౌండ్ చేయవచ్చు మరియు ఈ అల్గోరిథంల యొక్క అనేక వైవిధ్యాలలో నడుస్తున్న థీమ్ మీరు మంచి పరిష్కారాలను కనుగొన్నప్పుడు మేము చూడబోతున్నాము మీరు అప్పర్ బౌండ్ పరిమితిని తప్పనిసరిగా తగ్గిస్తారు ఆపై వారు చెప్పేది ఇది మీ ప్రారంభ లక్ష్యం అయితే ఇది గోల్ నోడ్ మరియు మీకు ఎగువ బౌండ్ అయిన సరిహద్దు ఉంటే అది సరైనది కాదు ఎగువ బౌండ్ అనేది సరిహద్దుగా పనిచేస్తుంది అంటే ఈ విలువ కంటే ఎక్కువ f విలువ కలిగిన ఏ నోడ్ అయినా మీరు విస్తరించరు ఉదాహరణకు మీరు ఇక్కడ ఒక చైల్డ్ ను జనరేట్ చేస్తే మీరు ఈ ఇద్దరు చైల్డ్ లను ఎప్పటికీ విస్తరించరు అదే ఈ సరిహద్దు సేవ మేము ఈ ఊహాత్మక సరిహద్దులో మాత్రమే శోధించబోతున్నాము ఇది f విలువ ద్వారా నిర్ణయించబడుతుంది ఓపెన్ చెక్ నుండి నోడ్ను విస్తరించే ముందు అది U కంటే తక్కువగా ఉందో లేదో అప్పుడు మాత్రమే మీరు స్టార్ సెర్చ్ చేయాలను కుంటే ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా విస్తరించండి అప్పుడు ఏదో ఒక సమయంలో ఓపెన్ చేస్తే ఈ నోడ్ కనిపిస్తుంది అయితే మీరు ఈ బ్రేడ్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తే ఈ ఉన్నత స్థితిని దృష్టిలో ఉంచుకోండి మీరు బ్లైండ్ బ్రేడ్త్ ఫస్ట్ సెర్చ్ చేయాలనుకుంటే మొదట మీ సెర్చ్ సరిహద్దు ఇలా ఉంటుంది ప్రతి అంచుకు ఖర్చులు దాదాపు సమానంగా ఉంటాయని భావించండి తద్వారా సమస్యను దృశ్యమానం చేయండి కానీ మీరు ఈ బ్రేడ్త్ మొదటి హ్యూరిస్టిక్ సెర్చ్ చేస్తున్నట్లయితే అంటే మీరు కొంత హ్యూరిస్టిక్ అల్గోరిథం ద్వారా సృష్టించబడిన ఈ ఎగువ బౌండ్ ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తారు మీ ఓపెన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అల్గోరిథం కోసం ఇది తెరిచేది ప్రాథమికంగా అనుభావికమైనది ఈ బ్రేడ్త్ ఫస్ట్ హ్యూరిస్టిక్ సెర్చ్ కోసం ఓపెన్ సైజు దాదాపుగా ఇలా ఉండే A కోసం ఓపెన్ సైజు కంటే తక్కువగా ఉందని గమనించవచ్చు ఇది దృశ్య అంతర్ దృష్టిని ఇవ్వాలి కానీ దానిని ముఖ విలువతో తీసుకోకండి కానీ ఇది ఒక అంతర్ దృష్టిని ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతించడం కోసం ఇప్పుడు మరొక వైవిధ్యం ఇది స్థిరమైన బ్రేడ్త్ తో ఉంచడం కోసం ఇది ప్రూనింగ్ చేయబడుతుంది మరియు అల్గోరిథం బీమ్ సెర్చ్ అని మీరు ఊహించవచ్చు మేము ఇంతకు ముందు బీమ్ సెర్చ్ ను అన్వేషించాము బీమ్ సెర్చ్ యొక్క వైవిధ్యం అంటే మీరు ఆపే బీమ్ సెర్చ్ లాగా కొండ ఎక్కడం కంటే లక్ష్యాన్ని కనుగొనే వరకు మీరు వెతుకుతూ ఉంటారు మీరు ఇక్కడ మెరుగైన నోడ్ను కనుగొనలేకపోతే అనగా బీమ్ సెర్చ్ అనేది స్థిరమైన బ్రేడ్త్ యొక్క బహిరంగ లిస్ట్ ను నిర్వహించడం అప్పుడు మీరు లక్ష్యం వైపు వెతకండి ఇప్పుడు స్పష్టంగా ఇది పూర్తి కాలేదు ఎందుకంటే మీరు ఇతర నోడ్లను విసిరేస్తున్నారు బ్రేడ్త్ ఫస్ట్ హ్యూరిస్టిక్ సెర్చ్ చూడండి పూర్తయింది ఇది లక్ష్యం కోసం ఒక మార్గాన్ని కనుగొంటుంది అయితే బీమ్ సెర్చ్ లక్ష్యం నుండి ఈ దిశలో వెళ్లిపోతుంది మరియు మేము మీకు ఎప్పటికీ మార్గం ఇవ్వము ఇది పూర్తి కాదు జౌ మరియు హాన్సెన్ కూడా మాకు ఇచ్చిన ముందు మేము బీమ్ సెర్చ్ ను ఎలా పూర్తి చేయగలం ఇది బ్రెడ్త్ ఫస్ట్ హ్యూరిస్టిక్ సెర్చ్ మరియు మీరు దీనిని డివైడ్ అండ్ కాంక్వెర్ బ్రేడ్త్ ఫస్ట్ సెర్చ్ని మార్చవచ్చు డివైడ్ మరియు కాంక్వర్ మెకానిజమ్ని ఉపయోగించడాన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాము సాధారణంగా మీరు ఈ గ్రాఫ్ గీయాలనుకుంటే మీరు ఈ విధంగా చూడవలసిన ఓపెన్ని కలిగి ఉంటారు తరువాత క్లోజ్డ్ నాట్ క్లోజ్డ్ వెనుక ఒక సరిహద్దు లేయర్ ఉంది మీరు సెర్చ్ ను ఊహించవచ్చు ఈ దిశలో పురోగమిస్తున్నట్లు మీకు తెలుస్తోంది మరియు ఈ ఓపెన్ నెమ్మదిగా సరిహద్దుగా మార్చబడుతుంది మరియు కొత్త ఓపెన్ ముందుకు కదులుతుంది మరియు మధ్యలో ఎక్కడో ఒక లేయర్ ఉంటుంది ఇది రిలే ఇది సరిహద్దు మరియు ఇది తెరవబడింది మీరు ఈ 3 లేయర్ ల నోడ్ను నిర్వహిస్తే మరియు మీరు బ్రేడ్త్ ఫస్ట్ హెరిస్టిక్ సెర్చ్ డివైడ్ అండ్ కాంక్యూర్ బ్రేడ్త్ ఫస్ట్ హెరిస్టిక్ సెర్చ్ మార్చవచ్చు మరియు మీరు మార్గాన్ని పునర్నిర్మించే అదే విధానాన్ని చేయవలసి ఉంటుంది అల్గోరిథం కూడా ఓపెన్లో సేవ్ చేయడమే కాకుండా క్లోజ్డ్పై కూడా ఆదా చేస్తుంది ఎందుకంటే మీరు ఇక దగ్గరగా ఉండడం లేదు కాబట్టి మీరు సరిహద్దును మరియు రిలే లేయర్లను మాత్రమే ఉంచుతారు సరిగ్గా స్మార్ట్ మెమరీ గ్రాఫ్ సెర్చ్ చేసినట్లుగానే ఉంటుంది ఇప్పుడు మీరు బీమ్ సెర్చ్ బీమ్ స్టాక్ సెర్చ్తో కూడా అదే చేయవచ్చు మేము ఈ అల్గోరిథంను సెర్చ్ ట్రీగా విజువలైజ్ చేస్తాము ఎందుకంటే దీన్ని అలా చేయడం సులభం ఇది ఆ సెర్చ్ అల్గోరిథం సృష్టించే సెర్చ్ ట్రీ అని ఊహించండి మరియు మేము ఈ మ్యాపింగ్ను చూశాము ఇంతకు ముందు సెర్చ్ ట్రీ ఆర్డర్ చేయబడిందని మేము అనుకుంటాము తద్వారా ఎడమ మరియు కుడి వైపు నుండి అత్యల్ప హ్యూరిస్టిక్ విలువలు మరియు ప్రతి లేయర్ వద్ద అత్యధికంగా ఆర్డర్ చేయబడతాయి ఇది h పెరుగుతోంది కేవలం విజువలైజేషన్ కొరకు ఈ ట్రీ h విలువలను పెంచడం ద్వారా ఆర్డర్ చేయబడిందని మేము అనుకుంటాము ఈ సందర్భంలో మేము మాట్లాడే సరిహద్దు u ఎగువ బౌండ్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు u విలువ ఇలా కనిపిస్తుంది మీరు దీని గురించి కొంచెం ఆలోచించాలి మరియు ఈ విధంగా u విలువ ఎలా ఉందో మీరే ఒప్పించాలి ఈ వైపు u విలువ కంటే తక్కువ విలువలు మరియు ఆ వైపు u విలువ కంటే ఎక్కువ విలువలు ఉన్నాయని గుర్తుంచుకోండి మరియు ఎందుకంటే మీరు ట్రీ యొక్క ఆ భాగాన్ని వెతకాల్సిన అవసరం లేదని మేము ఏదో ఒకవిధంగా గుర్తించాము మేము ట్రీ యొక్క ఈ భాగాన్ని మాత్రమే శోధించాలి ఎందుకంటే ఇది హ్యూరిస్టిక్ సెర్చ్ ఈ విజువలైజేషన్లో ట్రీ గీయబడినట్లు అయినట్లు మనం ఊహించినప్పటి నుండి హ్యూరిస్టిక్ విలువలు ఎడమ నుండి కుడికి పెరుగుతున్నాయని మనం ఇప్పుడు ఊహించవచ్చు హ్యూరిస్టిక్ సెర్చ్ కూడా ఎడమ నుండి కుడికి తప్పనిసరిగా పురోగమిస్తుందని మీరు ఊహించవచ్చు విభజన మరియు బీమ్ సెర్చ్ తప్పనిసరిగా ఉంటుంది ఈ ప్రదేశంలో బీమ్ సెర్చ్ ముందుగా ఇది బీమ్ సెర్చ్ ఇప్పుడు బీమ్ ఎడమవైపు నోడ్ నుండి శోధించడం ప్రారంభించండి నేను ఏమి జరిగిందో చూపించడానికి మధ్యలో డ్రా చేసాను ఇప్పుడు బీమ్ సెర్చ్ అసంపూర్ణంగా ఉంది మేము తప్పనిసరిగా గమనించాము బ్యాక్ ట్రాకింగ్ను ఉపయోగించడం ద్వారా మీరు దాన్ని పూర్తి చేయవచ్చు పునరావృత ఉత్తమమైన మొదటి సెర్చ్ ఏమి చేస్తుందో అలాంటిది కాదు బ్యాకప్ చేసిన విలువల గురించి మేము మాట్లాడటం లేదు తిరిగి ట్రాకింగ్ చేసి మళ్లీ ప్రయత్నించండి ఒకవేళ అది ఈ ఎగువ బౌండ్లోకి పరిగెత్తితే అది తిరిగి ట్రాక్లను చేసి ఏదైనా బ్యాక్ట్రాక్లను ప్రయత్నించి ఏదైనా ప్రయత్నించండి బ్యాక్ ట్రాకింగ్ ప్రవర్తన లాంటిది మనం అనుకరించాలను కుంటున్నాము ఈ విజువలైజేషన్లో గుర్తుంచుకోండి వాస్తవానికి ఇది నా స్వంత ఆలోచన ఈ హ్యూరిస్టిక్ విలువలు ఎడమ నుండి కుడికి ఆర్డర్ చేయబడిన కాగితంలో మీరు కనుగొనలేరు ఈ ప్రదేశంలో ఇది ఎడమ నుండి కుడికి మొదటి సెర్చ్ చేయడం లాంటిది కానీ దీన్ని ఎలా అమలు చేయాలో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తామో ఈ బ్యాక్ ట్రకింగ్ ఎలా చేయాలి బీమ్ స్టాక్ అని పిలువబడే మరొక డేటా నిర్మాణాన్ని నిర్వహించడం ద్వారా మేము దీన్ని చేస్తాము ప్రతి లేయర్ లో మేము 2 విలువలను నిల్వ చేస్తాము ఒకటి fmin ఉంటుంది మరియు మరొకటి fmax ఉంటుంది మరియు ఇది కుడి వైపున ఓపెన్ ఇంటర్వెల్ మరియు ఎడమ వైపున క్లోజ్ ఇంటర్వెల్ ఈ రెండు విలువలు ఈ ప్రదేశంలో మీరు ఎక్కడ వెతుకుతున్నారో తెలియజేస్తున్నాయి fmin విలువ ఇక్కడ ఉంది మరియు fmax విలువ ఇక్కడ ఉంది మీరు తప్పనిసరిగా సెర్చ్ స్పేస్లో ఏ భాగాన్ని వెతుకుతున్నారో అది అల్గోరిథంకు చెబుతుంది మరియు ఇది చేస్తుంది ప్రతి లేయర్ కోసం మాకు ఈ రెండు విలువలు కనిష్టంగా ఉంటాయి అంటే మీరు ట్రాకింగ్కి తిరిగి వచ్చి మీరు ఈ లేయర్ లో ఈ దశకు తిరిగి వస్తున్నట్లయితే మీకు పరిష్కారం దొరకదు మీరు ఈ లేయర్ కి తిరిగి రావాలి మరియు మీరు ఇక్కడ రెండవ సెర్చ్ ను ప్రారంభించాలి ఇవి ఈ స్థాయిలో fmin విలువ మరియు ఈ స్థాయిలో fmax గరిష్టంగా మీరు ఈ లేయర్ కి తిరిగి వెళ్లి ఈ విలువను రీసెట్ చేయండి ఇది 100 మరియు ఇది 150 అని చెప్పుకుందాం కొన్ని డొమైన్లలో మీరు దానిని 150 మరియు మరికొన్ని విలువలతో భర్తీ చేస్తారని చెప్పండి ఎందుకంటే మీరు ఓపెన్ లిస్ట్ కలిగి ఉన్నందున మీరు ఓపెన్ లిస్ట్ జనరేట్ చేస్తారు మీరు ఈ పేరెంట్కి తిరిగి వెళ్లి ఓపెన్ లిస్ట్ని రూపొందించండి దీని విలువలు ఈ 150 లేదా fmax సమానంగా ఉండే చైల్డ్ లను మాత్రమే తీసుకోండి మరియు 180 లేదా అలాంటి వాటిపై ఆధారపడి ఒక కొత్త బీమ్ లేయర్ లను నిర్మించండి ప్రతి విలువ 0 u కలిగి ఉండే ఈ బీమ్ స్టాక్ల ప్రారంభ విలువ ఏమిటి బీమ్ స్టాక్ ఏమి చేస్తోంది బ్యాక్ ట్రాకింగ్ ప్రక్రియకు ఇది సహాయపడుతుందా ఒకసారి మీరు ఒక లేయర్ కి తిరిగి ట్రాక్ చేస్తే మరియు మీరు ఈ నోడ్లను జనరేట్ చేసి వారి చైల్డ్ లను మళ్లీ జనరేట్ చేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు ఆ చైల్డ్ లలో ఎవరిని అన్వేషించాలనుకుంటున్నారు ఈ బీమ్ స్టాక్ మీరు ఇప్పటికే 150 వరకు విలువలను చూశారని మరియు 150 కంటే ఎక్కువ f విలువలను ఎక్కువగా ఉన్న విలువను చూస్తుందని మీకు తెలియజేస్తుంది ఆ విలువలను మాత్రమే చూడండి వీటిలో ఎన్ని ఉన్నాయి ఈ విలువ 180 కావచ్చు లేదా 190 లేదా ఏదైనా కావచ్చు ఈ బీమ్ స్టాక్ను నిర్వహించడం వలన సెర్చ్ స్థలంలో పూర్తిగా శోధించడానికి మాకు వీలు కలుగుతుందని మీరే ఒప్పించాలి వాస్తవానికి ఈ స్థలంలో దృశ్యమానం చేయడం చాలా కష్టం కానీ h విలువపై ఉన్న ఈ స్థలంలో సెర్చ్ ఎడమ నుండి కుడికి పురోగమిస్తుందని సులభంగా ఊహించవచ్చు ఈ వీక్షణ లోపల మీరు ఈ మొత్తం స్థలాన్ని శోధించగలిగితే మీ అల్గోరిథం తప్పనిసరిగా పూర్తి అవుతుంది మరియు ఈ బీమ్ స్టాక్ మాకు ఆ పని చేయడానికి అనుమతిస్తుంది దీనిని BSS బీమ్ స్టాక్ సెర్చ్ మరియు తదుపరి దశ అంటారు మీరు ఊహించగలిగినట్లుగా బీమ్ స్టాక్ సెర్చ్ను విభజించడం మరియు జయించడం మీరు DC BSS యొక్క ఈ ఆలోచనకు ఉపయోగించిన దాన్ని మీరు విస్తరించవచ్చు అంటే దీని అర్థం ఇది కేవలం 4 లేయర్ లను మాత్రమే విభజిస్తుంది మరియు బ్రేడ్త్ మొదటి హ్యూరిస్టిక్ సెర్చ్ ను నిర్వహిస్తుంది ఇది ఒక ఓపెన్ లేయర్ ఇక్కడ ఒక బౌండరీ లేయర్ మరియు రిలే లేయర్ను పీక్లో నిర్వహిస్తుంది ఇది ఈ 3 విషయాలను మాత్రమే నిర్వహిస్తుంది బీమ్ స్టాక్ సెర్చ్ ఈ పుంజం లోపల ఉన్న అన్నింటినీ నిర్వహిస్తుంది బీమ్ స్టాక్ సెర్చ్లో మీకు సంభవించిందని నేను ఆశించాలనుకుంటున్న ప్రశ్నను మీరు ప్రతి నోడ్కు తల్లిదండ్రులు కలిగి ఉంటారు మీరు పేరెంట్ వద్దకు తిరిగి వెళ్లి పేరెంట్ చైల్డ్ లను పునరుత్పత్తి చేసి తదుపరి చైల్డ్ లని తీసుకోవచ్చు డివైడ్ అండ్ కాంక్యూర్ బీమ్ స్టాక్ సెర్చ్ జయించడంలో మీకు ఓపెన్ లేయర్ లేదు మీకు సరిహద్దు లేయర్ మాత్రమే ఉంది మరియు మీకు రిలే లేయర్ మాత్రమే ఉంది ఇప్పుడు మీరు ఎలా తిరిగి ట్రాక్ చేయవచ్చు క్లాస్ సమయం అయిపోతున్నందున ఇక్కడ సమస్యను నేను కొంత వేగంగా చెప్పుకుంటూ వెళుతున్నాను మీరు ఫాలో అవుతున్నారని నేను ఆశిస్తున్నాను ఈ సెర్చ్ ఇక్కడ ఎలా ఉంటుంది ఈ స్థలాన్ని మళ్లీ ప్రయత్నించండి రిలే పట్టింపు లేదని చెప్పండి ఇది కూడా రిలే అని చెప్పండి లేదా ఏదో ఇక్కడ పట్టింపు లేదు ఎందుకంటే ఈ రిలే నోడ్ యొక్క పేరెంట్ ఇక్కడ మాకు లేదు ఇంకా ఏమిటంటే మనకు సరిహద్దు నోడ్ యొక్క పేరెంట్ లేదు మనం దానికి తిరిగి వెళ్లలేము పేరెంట్ మరియు తరువాత ఈ పేరెంట్ ఇది జౌ మరియు హాన్సెన్ ICAPS 2005 ప్రచురించిన పేపర్ ICAPS అనేది ఆటోమేటెడ్ ప్లానింగ్ మరియు షెడ్యూల్పై అంతర్జాతీయ సమావేశం వారు సమావేశంలో ఉత్తమ పేపర్ అవార్డును పొందారు ఇది సాధ్యమే నేను ఏమి చేయాలనుకుంటున్నాను అని అడగండి బీమ్ స్టాక్ సెర్చ్ యొక్క ప్రవర్తనను నేను ప్రేరేపించాలనుకుంటున్నాను అంటే నేను బీమ్ని వెతుకుతూ కిందికి వెళ్తాను మరియు నేను బౌండరీని తాకితే నేను తిరిగి వచ్చి వేరేదాన్ని ప్రయత్నిస్తాను నేను తిరిగి వచ్చి మరేదైనా సమస్యను ప్రయత్నిస్తాను నేను క్లోస్డ్ లిస్ట్ ను లేదా తల్లిదండ్రులను విసిరివేస్తే నేను ఎలా తిరిగి రాగలను మరియు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మాకు 1 నిమిషం సమయం ఉంది మీరు వెనక్కి వెళ్లడం గురించి మాట్లాడరు మీరు మళ్లీ మూలం నుండి పునరుత్పత్తి చేస్తారు మరియు మీరు తొమ్మిదవ లేయర్లో ఉన్నారని అనుకుందాం మీరు 8 లేయర్కి బ్యాక్ ట్రాక్ చేయాలనుకుంటున్నారు మీరు ఏమి చేస్తారు ప్రారంభానికి వెళ్లి చైల్డ్ లు ఎంచుకోవలసిన 8 లేయర్ లను రూపొందించడానికి మీరు సృష్టించిన చైల్డ్ లందరూ 1 లు అని బీమ్ స్టాక్ మీకు తెలియజేస్తుంది ఇవి ఈ పుంజం లోపల ఉన్నాయి ఆ పుంజం స్టాక్లో ఈ సమాచారం ఉంది మీరు ఎనిమిది లేయర్ ల కు వెళ్లి ఆపై మీరు రూపొందించవచ్చు అక్కడ ఒక అదనపు పని మళ్లీ ట్రాకింగ్ ఉంది ఒక అడుగు కేవలం పేరెంట్ వద్దకు వెళ్లి ఆపై మళ్లీ ప్రయత్నించండి ఇక్కడ మీరు మూలం నుండి పేరెంట్ వరకు వచ్చారు మరియు అక్కడ ఈ పేరెంట్ నుండి తదుపరి పేరెంట్ వరకు మళ్లీ మీరు అన్ని విధాలుగా వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి బ్యాక్ ట్రాక్ చేయాల్సి వస్తే మీకు ఈ అదనపు పని ఉంది కానీ దీని ఫలితంగా మీరు బీమ్ స్టాక్కు అవసరమైన మెమరీని కవర్ చేయకపోతే దానితో సరళంగా ఉంటుంది కానీ ఇవి చిన్న విలువ విభజన మరియు బీమ్ స్టాక్ సెర్చ్ ను జయించడంలో అంతరిక్ష సంక్లిష్టత ఏమిటో మనం ఆశిద్దాం మీరు స్థిరమైన బ్రేడ్త్ ఓపెన్ లేయర్ బౌండరీ లేయర్ మరియు రిలే లేయర్ అనే మూడు లేయర్ లను ఉంచుతూ ఉంటారు ఇక్కడ అల్గోరిథం A తో ప్రారంభమవుతుంది దీనికి విపరీతమైన స్థలం అవసరం మా వద్ద ఒక అల్గోరిథం ఉంది దీనికి ఆచరణాత్మకంగా స్థిరమైన స్థలం అవసరం భారీ మెమరీ పరిమాణాల ఈ యుగంలో బీమ్ బ్రేడ్త్ ను మీరు పని చేసేంత పెద్దదిగా ఉంచవచ్చు నేను ఇక్కడ ఆపుతాను ప్రొఫెసర్ శ్రీ చౌదరి బయట వేచి ఉన్నాడు నేను నమ్ముతున్నాను అతను బయట వేచి ఉండాలి మరియు దీనితో మేము దాని సెర్చ్ భాగాన్ని ముగించాము మేము బుధవారం కలుసుకునే తదుపరి తరగతిలో కొద్దిగా భిన్నమైన భవిష్యత్తు నుండి సమస్య పరిష్కారాన్ని పరిశీలిస్తాము ఇది లక్ష్యం నుండి సమస్యల వైపు చూడటం మీకు తెలుసు ముఖ్యంగా మీరు లక్ష్యం నుండి సమస్యకు ఎలా వెళ్లగలరు